మన మునుపటి లెక్చర్లో ఎంబెడెడ్ సిస్టమ్ నిజంగా ఏమిటి మరియు అది ఏది కాదు అనే దాని గురించి మాట్లాడాము ఈ లెక్చర్లో మనం అం ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ యొక్క కొన్ని డిజైన్ పరిగణనల గురించి మాట్లాడుతాము ఈ లెక్చర్లో భాగంగా మనము ఎంబెడెడ్ సిస్టమ్స్ రూపకల్పన చేసేటప్పుడుచూడవలసిన విషయాలు ఏమిటి డిజైన్ పరిగణనలు మరియు మీరు తెలుసుకోవలసిన ఇతర లావాదేవీలు గురించి మాట్లాడతాము మనము డిజైన్ సవాళ్ళ గురించి విస్తృతం గా మాట్లాడుతూ మరియు మరికొన్ని ముఖ్యమైన డిజైన్ ట్రేడ్ఆఫ్లను అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాము డిజైన్ ట్రేడ్ ఆఫ్ అంటే కొన్ని విరుద్ధమైన పారామితులు ఉండవచ్చు మీరు పరామితిలో ఒకదాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నించవచ్చు కానీ ఇది కొన్ని ఇతర పరామితులను దిగజార్చవచ్చు మీరు ప్రతిదీ కలిపి మెరుగుపరచలేరు దీనిని ట్రేడ్ ఆఫ్ అంటారు పునరావృతం కాని యూనిట్ కాస్ట్ మ్యాట్రిక్స్ వంటి చాలా ముఖ్యమైన కొన్ని ఖర్చు కొలతలు ఉన్నాయి మనం వీటి గురించి కూడా బాగా మాట్లాడుదాము మొదట డిజైన్ సవాళ్లకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిశీలిద్దాం మీరు ఎంబెడెడ్ సిస్టంను రూపకల్పన చేస్తున్నప్పుడుకావలసిన కార్యాచరణను గ్రహించే వ్యవస్థను రూపొందించడమే మీ ప్రాధమిక లక్ష్యం మీరు వాషింగ్ మెషీన్ కోసం ఎంబెడెడ్ సిస్టమ్ను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నారని అనుకుందాం కాబట్టి మీ ఎంబెడెడ్ సిస్టమ్ ఆ ఎన్విరాన్మెంట్ లో సరిగ్గా పనిచేయగలగాలి ఇది వాషింగ్ మెషీన్ను సరైన మార్గంలో నియంత్రించగలగాలి తద్వారా వినియోగదారుడి గా మీరు దాని పనితీరుతో సంతోషంగా ఉంటారు కాబట్టి కావలసిన కార్యాచరణఅనేది కీవర్డ్ డిజైన్ కార్యాచరణ ను అమలు పరచడమే కానీ దీనిని అమలు పరచటానికి మీకు కొన్ని డిజైన్ సవాళ్లు ఉండవచ్చు మనము అనేక డిజైన్ కొలమానాలు గురించి మాట్లాడుదాము మరియు అందులోని చాలా వాటిని ఆప్టిమైజ్ చేయవలసి ఉంటుంది ఇలా వినియోగదారుడు నాకు ధర తక్కువ ది పరిమాణం చిన్నది చాలా శక్తివంతమైనది మరియు చాలా కఠినమైనది కావాలని చెప్పవచ్చు మీరు ధరను తగ్గించడానికి ప్రయత్నిస్తే సహజంగానే పనితీరు కూడా తగ్గుతుంది అంతే కాకుండా కఠినత్వం పై కూడా రాజి పడవలసి వస్తుంది కాబట్టి మీరు ప్రపంచంలోకల్లా ఉత్తమమైనది పొందలేరు దీనిని మనము ట్రేడ్ఆఫ్ అని పిలుస్తాము ఇవి చాలా సందర్భాలలో పరస్పర విరుద్ధమైనవి నేను మూడు వృత్తాలు వేగం ఖర్చు మరియు నాణ్యత అనబడే మూడు పారామితులను లేదా డిజైన్ కొలమానాలను సూచించే ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను మనము చాలా డిజైన్లలో ఈ మూడింటినీ మెరుగుపరచాలని అనుకొంటాము కాని నేను చెప్పినట్లు గా తరచుగా ఈ మూడు పరస్పర విరుద్ధమైనవి మీరు ఖర్చును తగ్గించడానికి ప్రయత్నిస్తే వేగము మరియు నాణ్యత లను త్యాగం చేయాల్సి వస్తుంది ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్కు సంబంధించి కొన్ని సాధారణ డిజైన్ మెట్రిక్ల గురించి మాట్లాడుకుందాం మొదటి ముఖ్యమైన పరామితి ఏమిటంటే పునరావృతం కాని ఇంజనీరింగ్ ఖర్చు ఇది ఒక రకమైన ప్రారంభక వ్యయం మీకు డిజైన్ ఆలోచన ఉందని అనుకుందాం మీరు సిస్టమ్ను తయారు చేయబోతున్నారు మీరు తయారీ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు తయారీలో మీకు సహాయపడటం కోసం మీ కర్మాగారంలో కొన్ని యంత్రాలను వ్యవస్థాపించవలసి ఉంటుంది మరియు ప్రారంభ సంస్థాపనకు పునరావృతం కాని వ్యయంఅనబడే కొంత ప్రారంభ ఖర్చును కలిగి ఉంటుంది ప్రారంభం లో ఒకసారి మాత్రమే ఇది అవసరం ఆ మౌలిక సదుపాయాలను సిద్ధం చేసిన తర్వాత మీరు మీకు కావలసినన్ని వ్యవస్థలను తయారు చేయవచ్చు మీకు కావలసినన్ని 10 20 100 1000 ఎన్ని కావాలంటే అన్ని తయారు చేయ వచ్చు ఒక్కసారి పెట్టే ప్రారంభ ఖర్చే పునరావృతం కాని ఖర్చు ఒకసారి NRE ఖర్చు అయిపోయాక మీరు యూనిట్ ఖర్చు గురించి మాట్లాడతారు మనకు మౌలిక సదుపాయాలు ఉన్న తరువాత సిస్టమ్ యొక్క ప్రతి కాపీని తయారుచేయడానికి అయ్యే ఖర్చును యూనిట్ ఖర్చుగా నిర్వచించవచ్చు యూనిట్ ఖర్చు ముడి పదార్థాల ధర శ్రమ వ్యయం మొదలైన వాటిని కూడా పరిగణన లోనికి తీసుకుంటుంది నేను ఇది వరకే పరిమాణం ఒక ముఖ్యమైన పరామితి అని చెప్పాను చాలా ఎంబెడెడ్ సిస్టమ్స్చాలా చిన్న రూపకారకానికి అనుగుణంగా ఉండాలి తద్వారా ఇది ఉద్దేశించిన ఎన్విరాన్మెంట్ లో చక్కగా సరిపోతుంది మళ్ళీ పనితీరు అనేది అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది కొన్ని అప్లికేషన్స్ పనితీరు గురించి మీకు అంతగా తెలియకపోవచ్చు ఇంకా చాలా తక్కువ గణన సామర్థ్యం అవసరం అయ్యుండొచ్చు కానీ కొన్ని అప్లికేషన్స్ కు పనితీరు ముఖ్యమైనది మీరు పనితీరు యొక్క భరోసాని నిర్ధారించుకోవాలి విద్యుత్ వినియోగం ముఖ్యమైనది ఈ రోజు చాలా సిస్టమ్స్ లను చూస్తే అవి బ్యాటరీతో నడుస్తాయి అవి చాలా తక్కువ శక్తిని వినియోగించుకోవాలి సరే మన మొబైల్ ఫోన్ ఎంబెడెడ్ సిస్టమ్ కు చాలా చక్కటి ఉదాహరణ వశ్యత అంటే వ్యవస్థ యొక్క కార్యాచరణను మార్చగల సామర్థ్యం ప్రారంభం లో కొన్ని అప్లికేషన్స్ కోసం సిస్టమ్ రూపొందించబడింది దీన్ని సవరించి తద్వారా మీరు దీన్ని వేరే అప్లికేషన్ కోసం కూడా ఉపయోగించుట సాధ్యమేనా ఒకవేళ ఆ వశ్యత ఉంటే రెండవది అభివృద్ధి చేయడానికి మొత్తం ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వశ్యత కూడా పరిగణించవలసిన సమస్య మెయింటెనబిలిటీ ఏమి చెబుతుందంటే నేను ఇప్పటికే ఎంబెడెడ్ సిస్టమ్ను పెద్ద వ్యవస్థలో భాగంగా కొనుగోలు చేశాను ఉదాహరణకు నేను ఎసి మెషీన్ కొన్నానని అనుకోండి రేపటి రోజు మీ మొబైల్ ఫోన్లు మరియు కంప్యూటర్లు మరియు ల్యాప్టాప్లతో ఇంటర్ఫేస్ చేయగల బ్లూటూత్ ఇంటర్ఫేస్ను కలిగి ఉన్న మెరుగైన ఎసి మెషీన్తో మేము వచ్చామని కంపెనీ తెలిపింది కాబట్టి మీరు కొన్ని ఆప్స్ లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ ఫోన్ నుండి మీ ల్యాప్టాప్ ల నుండి కూడా AC యంత్రాన్ని నియంత్రించవచ్చు కాబట్టి పాత వ్యవస్థ ఈ కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఉండటం సాధ్యమేనా ఈ అదనపు కార్యాచరణను చేర్చడానికి మీరు ఈ డిజైన్ను సవరించగలరా నిర్వహణ అంటే ఇదే అయితే నిర్వహణ అనేది పరిమిత మేరకు మాత్రమే సాధ్యమవుతుంది నేను ఉదహరించిన ఉదాహరణ కోసం బ్లూటూత్ కలిగి ఉండటానికి మీకు బ్లూటూత్ ఇంటర్ఫేస్ ఉండాలి కాబట్టి మొదటి స్థానంలో ఇది లేకపోతే మీరు బ్లూటూత్ పొందలేరు ఇక నమూనా కు సమయం ప్రోటోటైప్ అని పిలువబడే సిస్టమ్ యొక్క మొదటి వర్కింగ్ వెర్షన్ను నిర్మించడానికి ఎంత సమయం అవసరం కాబట్టి మీరు పరీక్షించటానికి మొదటి వెర్షన్ సిద్ధం కావటానికి ఎంత సమయం అవసరం ప్రోటోటైపింగ్ పూర్తయిన తర్వాత ఇక మార్కెట్ చేసే సమయం మార్కెట్లో విక్రయించగలిగే తుది ఉత్పత్తిని నిర్మించడానికి ఎంత సమయం అవసరం ప్రోటోటైపింగ్ మరియు పూర్తయిన ఉత్పత్తులు రెండు భిన్నమైన విషయాలు పూర్తియైన ఉత్పత్తులు ప్రతిదీ మన్నిక ముగింపు నాణ్యత కలిగి ఉండాలి వాస్తవానికి అనేక అప్లికేషన్లకు భద్రత ఒక ముఖ్యమైన సమస్య ఆ వ్యవస్థను ఉపయోగించడం వల్ల పర్యావరణంపై ఏదైనా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయో లేదో మీరు ఖచ్చితంగా చెప్పాలి ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి నేను వాటిలో కొన్నింటిని మాత్రమే జాబితా చేసాను డిజైన్ ట్రేడ్ఆఫ్ల గురించి మాట్లాడుతుంటే పరస్పర విరుద్ధమైన అనేక డిజైన్ అవసరాలు ఉండవచ్చు ఇక్కడ ఈ బొమ్మలో నేను అలాంటి నాలుగు కొలమానాలు విద్యుత్ వినియోగం పనితీరు పునరావృతంకాని వ్యయం మరియు పరిమాణం చూపిస్తున్నాను ఇప్పుడు ఈ నాలుగు పరస్పరం విభేదించవచ్చు మీరు ఒకదాన్ని లాగితే మిగతావి రివర్స్ దిశలో లాగా పడతాయి అంటే మీరు ఒకదాన్ని మెరుగుపరచాలనుకుంటే మిగతావి దిగజారిపోవచ్చు కాబట్టి మీరు సమగ్ర దృక్పథాన్ని కలిగి ఉండాలి ఇదే డిజైనర్ యొక్క పని మీరు అన్నింటినీ ఒకేసారి మెరుగుపరచలేరు ఉదాహరణకు మీరు ఇప్పుడు తయారవుతున్న చాలా స్లిమ్ ల్యాప్టాప్లు అన్ని విధాలుగా శక్తివంతమైనవనీ ఆశించరాదు సన్నగా ఉండడం కోసం ఎక్కడో కొంత రాజీ చేయబడింది ఇవి డిజైన్ ట్రేడ్ఆఫ్స్కు ఉదాహరణ లు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే డిజైన్ ట్రేడ్ఆఫ్ల గురించి మాట్లాడితే ఎంబెడెడ్ సిస్టమ్స్ కోసం మీకు ప్రత్యేకమైన శిక్షణ పొందిన నిపుణులు అవసరం మీరు సాంప్రదాయిక కంప్యూటింగ్ రోజులు లేదా సాంప్రదాయ కంప్యూటింగ్ వాతావరణం గురించి ఆలోచిస్తే ఇక్కడ మీరు ఇంజనీర్ల సమితిని కలిగి ఉంటారు వారు హార్డ్వేర్ను అభివృద్ధి చేస్తారు ఇంటెల్ పెంటియమ్ ప్రాసెసర్Inelpentium processorను అధిక అర్హత కలిగిన హార్డ్వేర్ ఇంజనీర్ల సమితి అభివృద్ధి చేస్తుంది ఆ చిప్లను ఉపయోగించే కంప్యూటర్ సిస్టమ్స్ కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసే మరికొన్ని సమూహాలు ఉన్నాయి ఉదాహరణకు మైక్రోసాఫ్ట్లో ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వారు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వంటి యుటిలిటీలను అభివృద్ధి చేస్తారు కాబట్టి హార్డ్వేర్ నిపుణులు ఉన్నారు సాఫ్ట్వేర్ నిపుణులు ఉన్నారు వారి పాత్ర ఎక్కువ లేదా తక్కువ ఒకదానికొకటి స్వతంత్రముగా ఉంటుంది హార్డ్వేర్ నిపుణులకు సాఫ్ట్వేర్ గురించి బాగా తెలియాల్సిన అవసరము లేదు అలాగే సాఫ్ట్వేర్ నిపుణులకు హార్డ్వేర్ గురించి కొంత తెలిస్తే చాలు కానీ ఇప్పుడు మీరు ఎంబెడెడ్ సిస్టమ్ను డిజైన్ చేస్తున్నప్పుడు మీరు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండూ ఉండే చాలా చిన్న సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారు మరియు డిజైన్ ట్రేడ్ ఆఫ్ గురించి మాట్లాడితే మీరు ఆ రెండింటితోనూ పనిచేయాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు హార్డ్వేర్ను దానిని ఎలా ఉపయోగించాలి ఇంకా సాఫ్ట్వేర్ దానిని సమర్థవంతంగా ఎలా ప్రోగ్రామ్ చేయాలి లాంటి నైపుణ్యాలను కలిగి ఉండాలి నేను ఇక్కడ చెప్పదలచుకున్నది ఏమిటంటే హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండు నైపుణ్యాలు అవసరం అనేక ఎంపికలు ఉండడంవల్ల ఒక నిర్దిష్ట అప్లికేషన్స్ కోసం మీకు ఏ విధమైన కోప్రోసెసర్లు లేదా IO ఇంటర్ఫేస్లు అవసరమో గుర్తించడానికి మీకు హార్డ్వేర్లో నైపుణ్యం అవసరం కావచ్చు కొన్ని అనలాగ్ పోర్ట్లు డిజిటల్ పోర్ట్లు పల్స్ విడ్తు మాడ్యులేషన్ పోర్ట్లు ఉండవచ్చు అయితే వాటిలో ఏది నిర్దిష్ట అప్లికేషన్ కి ఉత్తమమైనది కాబట్టి మీరు హార్డ్వేర్ నిపుణులు కాకపోతే మీరు నిజంగా మంచి నిర్ణయం తీసుకోలేరు అదేవిధంగా మీరు సాఫ్ట్వేర్లో కూడా నైపుణ్యం కలిగి ఉండాలి ఎందుకంటే అమలు చేయాల్సిన భాగాలలో ఏ భాగాన్నిమీరు సాఫ్ట్వేర్తో అమలు చేయాలి మరియు ఇప్పటికే ఏ భాగాన్నికొన్ని హార్డ్వేర్ల ద్వారా అమలు చేశారో నిర్ణయించుకోవాలి మీరు ఇప్పుడు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కో డిజైన్ గురించి మాట్లాడితే మీరు హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ రెండింటినీ కలిపి ఉపవ్యవస్థలను డిజైన్ చేస్తున్నారు అని అర్థం మీరు పెద్ద వ్యవస్థను రూపొందించాలి అనుకుందాం మీరు ఇప్పుడు రూపొందించాల్సిన భాగాలలో ఒకటే మో సాఫ్టువేర్ తో అమలు చేయబడి మైక్రోకంట్రోలర్లో ప్రోగ్రామ్గా నడుస్తుందిమరియు మరొక భాగం కొన్ని ప్రత్యేకమైన హార్డ్వేర్ సర్క్యూట్ ద్వారా అమలు చేయబడుతుంది ఈ రెండింటి మధ్య సరిహద్దును మీరే నిర్ణయించాలి కాబట్టి ఈ సరిహద్దు ఎక్కడ ఉంచాలి అనేది డిజైన్ ట్రేడ్ ఆఫ్ యొక్క విషయం డిజైనర్ ఈ చుక్కల రేఖను ఎలా మార్చాలో తద్వారా కావలసిన పనితీరు మరియు ఇతర ప్రమాణాలు సాధ్యమైనంత ఉత్తమంగా సంతృప్తి చెందుతాయో నిర్ణయిస్తారు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మార్కెట్ డిజైన్ మెట్రిక్ చేయాల్సిన సమయం దీనిని వివరించడానికి ప్రయత్నిద్దాం ఒక సంస్థ కొన్ని ఉత్పత్తులను తయారుచేసినప్పుడల్లా దాని నుండి కొంత లాభం పొందడమే అంతిమ లక్ష్యం కాబట్టి ఏ కంపెనీకైనా మార్కెటింగ్ చాలా ముఖ్యమైన విషయం ఇక రెండవది ఉత్పత్తి యొక్క నాణ్యత కొన్నిసార్లు చాలా కంపెనీలు ఉత్పత్తిని మార్కెట్లోకి త్వరగా తీసుకురావడానికి ఉత్పత్తి యొక్క నాణ్యతపై రాజీపడతాయి తద్వారా వారు దాని నుండి ఎక్కువ లాభాలను పొందుతారు మార్కెట్ చేయాల్సిన సమయం చాలా ముఖ్యమైన లేదా కీలకమైన డిజైన్ మెట్రిక్ ఉత్పత్తిని వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చడానికి ఇది ఖచ్చితంగా పాటించాలి మీరు ఉత్పత్తిని ప్రారంభించడంలో ఆలస్యం చేస్తే మీకు పెద్ద నష్టం జరగవచ్చు మీ పోటీదారులలో కొందరు ఇప్పటికే ఇలాంటి ఉత్పత్తితో మార్కెట్లోకి వచ్చి ఉండవచ్చు సహజంగానే ప్రజలు మీ నుండి కాకుండా వారి నుండి కొనుగోలు చేస్తారు దీనికి చాలా జాగ్రత్తగా మార్కెట్ అధ్యయనం మరియు విశ్లేషణ అవసరం ఇప్పుడు మనము దీనిని రేఖాచిత్రం తో వివరిస్తాము ఇక్కడ x అక్షం సమయాన్ని చూపిస్తుంది మరియు y అక్షం అమ్మకాలను చూపుతుంది మీ మూలం మార్కెట్లో ఉత్పత్తిని తీసుకురావాలని మీరు భావిస్తున్న పాయింట్ను సూచిస్తుందని అనుకుందాం కాబట్టి ఒక ఉత్పత్తి మార్కెట్కు వచ్చినప్పుడు వినియోగదారులకు ఉత్పత్తి గురించి తెలుసుకోవడానికి కొంత సమయం అవసరం అవుతుంది కాలక్రమేణా నెమ్మదిగా అమ్మకం పెరుగుతుంది ఒక పాయింట్ దాటాక ఈ అమ్మకం పడిపోవటం ప్రారంభమవుతుంది ఇంకా ఒక పాయింట్ వద్ద ఎవరు దానిని కొనుగోలు చేయక ఆ ఉత్పత్తి వాడుకలో లేకుండా పోతుంది ఇది ఒక సాధారణ అమ్మకం వర్సెస్ సమయం వక్రరేఖ ఉత్పత్తి ప్రారంభించడంలో ఆలస్యం ఉందని అనుకుందాం కాబట్టి ఈ వక్రరేఖ కు బదులుగా మీరు ఇప్పుడు ఈ లోపలి వక్రరేఖ ను అనుసరిస్తారు కాబట్టి మీరు చూస్తే వక్రరేఖ మళ్లీ ఇలాగే ఉంది కానీ మీరు సాధించగల గరిష్ట అమ్మకం చాలా తక్కువ అవుతోంది మీరు ఎంత మొత్తం అమ్మకం చేశారో ఆ మొత్తంమీ మొత్తం ఆదాయాన్ని ఈ వక్రరేఖ క్రింద ఉన్న మొత్తం ప్రాంతం సూచిస్తుంది వక్రరేఖ క్రింద ఉన్న మొత్తం ప్రాంతం ఆ సమయ కాలంలో మీరు చేసిన మొత్తం అమ్మకాలను సూచిస్తుంది వక్రరేఖ క్రింద ఉన్న ఈ వక్ర ప్రాంతం మార్కెట్ విండోగా నిర్వచించబడింది ఏదైనా ఆలస్యం అమ్మకాలలో భారీ తగ్గింపు కు దారితీస్తుంది కొంత ఉజ్జాయింపుతో సరళమైన గణన చేద్దాం వక్రరేఖ ఇలా కనిపిస్తుంది కాని మొదటి అంచనా ప్రకారం ఇవి సరళ రేఖలు అని మనం అనుకోవచ్చు ఇది సరళ రేఖ అని మీరు అనుకోవచ్చు ఇది కూడా సరళ రేఖ ఈ కల్పనలతో మార్కెట్లోకి ప్రవేశించడంలో ఆలస్యం జరిగితే మనకు ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయడానికి ప్రయత్నిద్దాం మనము సరళీకృత ఆదాయ నమూనాగా పరిగణించాము నిర్దిష్ట సందర్భంలో మీరు వాస్తవికంగా అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా దీనిని సవరించవచ్చు ఇక్కడ మనం ఏమి అనుకుంటాము ఈ గ్రాఫ్ ఉత్పత్తి జీవితం 2W అని చూపిస్తుంది కాబట్టి ఇది మీ ఉత్పత్తి మొత్తం జీవితం 0 నుండి 2W వరకు 2W తరువాత మీ ఉత్పత్తిని ఎవరూ కొనుగోలు చేయరు మరియు గరిష్ట అమ్మకం దాని మధ్యలో జరుగుతుందని అనుకుందాం పాయింట్ W వద్ద అమ్మకం గరిష్టంగా మారుతుంది మనం మార్కెట్ పెరుగుదల మరియు మార్కెట్ పతనం లను సరళరేఖలుగా అంచనా వేద్దాము అంటే త్రిభుజాకార నిర్మాణాన్ని నిర్వచించాము నేను చెప్పినట్లుగా ఈ త్రిభుజం క్రింద ఉన్న ప్రాంతం మొత్తం మీరు సంపాదించగల మొత్తం ఆదాయాన్ని నిర్ణయిస్తుంది ఇప్పుడు మనకు త్రిభుజం ఉంటే త్రిభుజం యొక్క విస్తీర్ణం ఎలా కొలవాలో తెలుసు ఇప్పుడు ఆలస్యంగా ప్రవేశించినందుకు మునుపటి రేఖాచిత్రంలో నేను చెప్పినట్లుగా ఎంట్రీలో ఇంత ఆలస్యం జరిగిందని అనుకుందాం కాబట్టి ఇప్పుడు మీ త్రిభుజం ఈ పాయింట్ D వద్ద నుండి మొదలవుతుంది కానీ అది మళ్ళీ అదే సమయంలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ఎందుకంటే ఆ ఉత్పత్తిపై ఒక నిర్దిష్ట పాయింట్ ఆసక్తికి మించిన మార్కెట్ డైనమిక్స్పై ఆధారపడి తగ్గడం ప్రారంభమవుతుంది కాబట్టి పతనం అదే పాయింట్ W వద్ద జరగడం మొదలవుతుంది కాబట్టి అప్పటి నుండి మళ్ళీ 2W వరకు కొనసాగుతుంది అంతకు మించి ఆ ఉత్పత్తిపై ఆసక్తి ఉండదు కానీ వాస్తవానికి మీ ప్రారంభ ఆలస్యం త్రిభుజము యొక్క ఎడమ అంచు లేదా ఎడమ శీర్షాన్ని కుడి వైపునకు మారుస్తుంది ఇదే ఇక్కడ జరిగేది ఊహించిన మరియు వాస్తవమైన త్రిభుజాల విస్తీర్ణంలో తేడా ఉంటుంది మీ వాస్తవ త్రిభుజం యొక్క విస్తీర్ణం ఇంతే కానీ మీరు ఊహించిన విస్తీర్ణం ఎంతంటే ఈ పెద్ద త్రిభుజం యొక్క మొత్తం విస్తీర్ణంత ప్రవేశం ఆలస్యం అయిన ఈ సందర్భంలో ఇది సహజంగా చాలా తక్కువ ఒక లెక్క చేద్దాం మనం అదే ప్లాట్ను ఎడమవైపు చూపిస్తాము త్రిభుజం యొక్క విస్తీర్ణం సగం ఇంటూ బేస్ ఇంటూ ఎత్తుగా½ X base X height నిర్వచించబడిందని మనకు తెలుసు ఆన్ టైమ్ కేసు కోసం అంటే పెద్ద త్రిభుజం విస్తీర్ణం బేస్ యొక్క సగం అవుతుంది ఇది 2W మరియు ఎత్తు W ఇది ఒక సమబాహు త్రిభుజం అని అనుకుందాం ఇది 45 డిగ్రీల వాలు వద్ద పెరుగుతోంది కాబట్టి ఎత్తు కూడా W అని అనుకుందాం విస్తీర్ణం W2 అవుతుంది ఆలస్యం అయిన సందర్భంలో మీ బేస్ 2W D అవుతుంది మరియు మీ ఎత్తు W D అవుతుంది విస్తీర్ణం గణన చూపబడింది ఆదాయ నష్ట శాతం గణన కూడా చూపబడింది ఉదాహరణగా మీ విండో పరిమాణం I సంవత్సరం 52 వారాలు అని అనుకుందాం మీ ఆలస్యం 4 వారాలు అయితే మీ నష్టం 22 అవుతుంది మీరు 10 వారాలు ఆలస్యం చేస్తే మీ నష్టం 50 వరకు పెరుగుతుంది కాబట్టి నష్టం చాలా వేగంగా పెరగటం మీరు చూస్తారు మరియు ఈ ఆలస్యం ఉత్పత్తి యొక్క ఆర్ధిక సాధ్యత కు చాలా ఖరీదైనది అవుతుంది ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు NRE మరియు యూనిట్ ఖర్చు గురించి మాట్లాడుతుంటే CNRE పునరావృతమయ్యే ఇంజనీరింగ్ వ్యయాన్ని సూచిస్తే Cunit యూనిట్ వ్యయాన్ని సూచిస్తుంది అప్పుడు ఉత్పత్తి యొక్క N యూనిట్ల తయారీకి మొత్తం ఖర్చు CNRE N Cunit అవుతుంది ఇప్పుడు ప్రతి యూనిట్కు యూనిట్ వ్యయానికి మనము ఎంత ఖర్చు చేశామో లెక్కించడానికి ప్రయత్నిస్తే మీరు మొత్తం ఖర్చును N ద్వారా విభజిస్తారు కాబట్టి ఇది CNRE N Cunit మీ NRE ఖర్చు రూ 5 లక్షలు యూనిట్ ఖర్చు రూ 5000 అప్పుడు 100 యూనిట్ల తయారీకి మొత్తం ఖర్చు రూ 10 లక్షలు కాబట్టి ఒక్కో యూనిట్ ఖర్చు రూ చాలా సరళమైన గణన నేను ఇలస్ట్రేట్ చేస్తున్నాను మీకు అనేక ఎంపికలు ఉన్నాయని అనుకుందాం ఒక ఉత్పత్తిని తయారు చేయాలనుకుంటే వాటిని తయారు చేయడానికి మీరు అనేక రకాలైన పరికరాలు కొనుగోలు చేయవచ్చు మరియు పరికరాల ప్రారంభ ఖర్చులు కూడా చాలా భిన్నంగా ఉంటాయి మీకు మూడు ఎంపికలు ఉన్నాయని అనుకుందాం పునరావృతంకాని ఖర్చులు మొదటి దానికి 20000 రెండవదానికి 4 లక్షలు మూడవదానికి 10 లక్షలు మరియు మూడు కేసులకు యూనిట్ ఖర్చులు ఇలా వస్తున్నాయి ఇది ఇది మరియు ఇది కాబట్టి మీరు నిర్దిష్ట N యొక్క విలువను బట్టి యూనిట్ ఖర్చును లెక్కించవచ్చు నేను ఈ లెక్కను మీకే వదిలివేస్తున్నాను నేను 1000 యూనిట్ల ఉత్పత్తిని తయారు చేయాలనుకుంటున్నాను అని అనుకుందాం అప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి మీరు ఎంపిక A ఎంపిక B మరియు ఎంపిక C కోసం యూనిట్ ఖర్చును లెక్కిస్తారు వాటిలో ఏది మంచిది మీరు సమయాన్ని కూడా మార్కెట్ వ్యయానికి పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది ఎందుకంటే ఒక ఎంపిక ఖర్చు పరంగా మంచిదే లే కానీ మీరు ఆ యంత్రాన్ని ప్రారంభించడానికి చాలా సమయం తీసుకుంటున్నారు ఎందుకంటే ఆ యంత్రాన్ని వ్యవస్థాపించడానికి శిక్షణ ఇవ్వడానికి మరియు ఉపయోగించడానికి ఎక్కువ సమయం అవసరం మీరు ఇవన్ని కూడా పరిగణన లోనికి తీసుకోవాలి అందువలన ఖర్చు మాత్రమే కాదు మార్కెట్ చేయడానికి సమయం కూడా పరిగణించాలి అదనంగా మీరు కొన్ని పనితీరు రూపకల్పన కొలమానాలనుకూడా పరిగణన లోనికి తీసుకోవాలి సాధారణం గా సాంప్రదాయకం గా ప్రాసెసర్ పనితీరును అంచనా వేయడానికి ఇవి ఉపయోగించబడతాయి మీరు ఎంబెడెడ్ సిస్టమ్ ఉపయోగించడానికి అదే పరిశీలన ప్రయత్నించవచ్చు కానీ మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఈ పనితీరు రూపకల్పన కొలమానాలు ఇతర వాటి కంటే ఏ ప్రాసెసర్ వేగంగా ఉందో మీకు చెప్తాయి ఇవి చాలా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి అయితే ఈ కొలమానాల అర్థం మీకు అర్థం కాకపోతే అవి చాలా తప్పుదారి పట్టించ గలవు అన్నది కూడా నిజం చాలా మంది కంప్యూటర్ తయారీదారులు బెంచ్మార్కింగ్ మరియు వేగాలకు సంబంధించి కొన్ని సంఖ్యలను ఉటంకిస్తూ కస్టమర్లను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తారు మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ ప్రత్యేక ఎన్విరాన్మెంట్ కోసం ఆ సంఖ్యలు అర్ధవంతం కాదని భావిస్తారు మీకు మీ మీ అప్లికేషన్ కు సరిపోయేలా మరేదైనా అవసరం కావచ్చు కాబట్టి మూల్యాంకనంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ సాధారణం గా ఉపయోగించబడే కొన్ని కొలతలు చూపించబడ్డాయి ఎవరైనా 1 GHz 2 GHz 3 GHz క్లాక్ ఫ్రీక్వెన్సీ అని చెప్పితే వేగమైన క్లాక్ ఫ్రీక్వెన్సీ అనగా వేగమైన కంప్యూటర్ అనుకోవచ్చా అనుకో అవసరం లేదు అనేక ఇతర విషయాలు కంప్యూటర్ సిస్టమ్ యొక్క వాస్తవ పనితీరును నిర్ణయిస్తాయి MIPS వంటి కొన్ని కొలతలు ఉన్నాయి ఇది కూడా అర్ధవంతమైనది కాదు అవి ఏ విధమైన సూచనలు సులువైనవా లేక కష్టమైనవా మీ MIPS సంఖ్య వేరే వాటితో చూస్తే చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇది ఎటువంటి సరసమైన కొలతను ఇవ్వదు కొన్ని నిర్దిష్ట అప్లికేషన్ కి సంబంధించి మాత్రమే మీరు అప్లికేషన్ అమలు చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో కొలవగలగాలి ఇది మీ అంచనాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ప్రతిస్పందన సమయం లాటెన్సీ మీరు ఇన్పుట్ ఇచ్చాక అవుట్పుట్ను తిరిగి ఎంత సమయం తర్వాత పొందగలుగుతారు ఇది అనేక రియల్ టైం అప్లికేషన్స్ కు సంబంధించి మంచి కొలత ఎంబెడెడ్ సిస్టమ్కు నిర్గమాంశ అంత మంచిది కాకపోవచ్చు నిర్గమాంశఅంటే యూనిట్ సమయానికి నిర్వహించగల గణనల సంఖ్య మనము సాధారణంగా నిర్గమాంశ గురించి సాంప్రదాయిక కంప్యూటర్ సిస్టమ్స్ కోసం మాట్లాడుతాము కానీ చాలా నిర్దిష్ట అప్లికేషన్స్ కోసం ఉద్దేశించిన ఎంబెడెడ్ సిస్టమ్ కోసం నిర్గమాంశ గురించి మాట్లాడము మీకు అనేక డిజైన్ ప్రత్యామ్నాయాలు ఉంటే వాటి వేగాన్ని పోల్చడానికి మీకు ఒక మార్గం ఉండాలి ఈ అంచనాలు అంత సులభం కాదు నిజమైన కంప్యూటింగ్ మెషీన్లో మీరు అమలు చేయాలనుకుంటున్న అప్లికేషన్ అమలు చేయడం మరియు ఎంత సమయం పడుతుందో చూడటం ఉత్తమ మార్గం మీరు తయారీదారుడు చెప్పినా వాటిని 100 నమ్మవద్దు దీనితో మనం ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము ఇక్కడ మనం ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ కు సంబంధించిన కొన్ని డిజైన్ మెట్రిక్లు ఖర్చు మరియు ఆదాయానికి సంబంధించి కొన్ని చిక్కుల గురించి మాట్లాడాము ధన్యవాదాలు